ఉపన్యాసం 36 కు స్వాగతం ఈ ఉపన్యాసంలో నేను హోమ్ ఆటోమేషన్ సిస్టమ్ రూపకల్పన గురించి చర్చిస్తాను నేను ఇక్కడ తీసుకోబోయే ఉదాహరణ బల్బ్ మరియు ఆ బల్బ్ నేను ఆన్ చేస్తాను SMS పంపడం ద్వారా వాస్తవానికి మేము దీన్ని ప్రోగ్రామ్ కంట్రోల్ ఉపయోగించి చేయవచ్చు కానీ ఇక్కడ మేము SMS ద్వారా నియంత్రణ చేశాము ప్రపంచంలో ఎక్కడి నుండైనా ఈ IoT యొక్క ఫ్లఅవోర్ ని మీకు ఇవ్వగలము మీరు ఈ నిర్దిష్ట పరికరానికి "ఆన్" అనే SMS పంపగలిగితే అప్పుడు పరికరం ఆన్లో ఉంటుంది మరియు మీరు "ఆఫ్" పంపగలిగితే అది స్విచ్ ఆఫ్ అవుతుంది అన్నింటిలో మొదటిది నేను రెండు సెట్ల కోడ్ గురించి చర్చిస్తాను అందులో ఒక సెట్ నేను మొబైల్ నుండి అయినా SMS పంపగలను మరియు అది పని చేస్తుంది మరొకటి నేను కొన్ని నిర్దిష్ట మొబైల్నుండి SMS పంపడాన్ని పరిమితం చేస్తాను ఎందుకంటే మీరు కోరుకుంటారు మీ ఇంటి బల్బును ఎవరైనా స్విచ్ ఆన్ చేయకూడదని కాబట్టి ఇది మీ కుటుంబ సభ్యులచే మాత్రమే చేయబడాలని మీరు కోరుకుంటారు కాబట్టి మీరు మీ కుటుంబ సభ్యుల సంఖ్యలను ఇంటెగ్రేట్ చేసి సెక్యూర్ కోడ్ చేయవచ్చు ఎక్కడ నిర్దిష్ట మొబైల్ నంబర్ నుండి ఒక SMS స్వీకరించబడితే అది ఆన్ లేదా ఆఫ్ అవుతుంది కాబట్టి ఈ రెండు విషయాలను నేను ఈ ఉపన్యాసంలో చర్చిస్తాను నేను హోమ్ ఆటోమేషన్ ప్రయోగం గురించి మాట్లాడుతాను ఆపై నేను దానిని ప్రదర్శిస్తాను హోమ్ ఆటోమేషన్ లేదా స్మార్ట్ హోమ్ అనేది ఇంటి కోసం ఆటోమేషన్ ను నిర్మించడం వాస్తవానికి ఇది బల్బును ఆన్ మరియు ఆఫ్ చేయడమే కాదు ఇంకా చాలా విషయాలు చేయవచ్చు ఇటువంటి వ్యవస్థ లైటింగ్ ఉష్ణోగ్రత తేమ మరియు అప్లయెన్సెస్ లను ఇది నియంత్రించగలదు మీరు నిజంగా నియంత్రించవచ్చు మీ హోమ్ లో అనేక ఉపకరణాలు ఉండవచ్చు ఇదికూడా యాక్సెస్ కంట్రోల్ మరియు అలారం సిస్టమ్ వంటి గృహ భద్రతను కలిగి ఉంటుంది సాధారణంగా ఇది నియంత్రిత వ్యవస్థను తగిన వినియోగదారు ఇంటర్ఫేస్ ద్వారా కలుపుతుంది మీరు ఇంటర్నెట్ ద్వారా వాల్ మౌంటెడ్ టెర్మినల్ లేదా మొబైల్ ఫోన్ అప్లికేషన్ను ఉపయోగించవచ్చు ఇంటర్నెట్కి కనెక్ట్ అయినప్పుడు హోమ్ డివైసెస్ అన్నిప్రెత్సేక నియామకం ద్వారా ఒక రూపంలోకి వస్తే దానిని ఇంటర్నెట్ అఫ్ థింగ్స్అని పిలుస్తారు నేను మీకు చెప్పాను నేను ఇక్కడ చర్చిస్తున్న హోమ్ ఆటోమేషన్ ఏమిటంటే నేను SMS కంట్రోల్ ద్వారా బల్బును ఆన్ మరియు ఆఫ్ చేస్తాను ప్రయోగం ఇలా ఉంటుంది ఆటోమేటెడ్ సిస్టమ్ దీనిలో ఎలక్ట్రిక్ ఉపకరణాన్ని మొబైల్ ఫోన్ నుండి SMS పంపడం ద్వారా రిమోట్గా ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు ఈ సందర్భంలో ప్రదర్శన ప్రయోజనం కోసం ఒక దీపం బల్బ్ ఉపయోగించబడుతుంది SMS ద్వారా "ON" సందేశం పంపినప్పుడు దీపం ఆన్ చేయబడింది ఎప్పుడైతే SMS ద్వారా "OFF" సందేశం పంపినప్పుడు దీపం ఆపివేయబడుతుంది నేను మీకు చెప్పినట్లు రెండు వెర్షన్లు ఉన్నాయి ఒకటి సాధారణ వెర్షన్ ఇక్కడ సందేశం ఏదైనా మొబైల్ ఫోన్ నుండి రావచ్చు మరియు ఒక నిర్దిష్ట మొబైల్ ఫోన్ నుండి సందేశం తప్పక రావాలి ఈ ప్రయోగానికి మనకు అవసరమైన హార్డ్వేర్ భాగాలు ఏమిటి మాకు మైక్రోకంట్రోలర్ అవసరం ఈ సందర్భంలో మేము Arduino UNO ని ఉపయోగించాము GSM మోడెమ్ అవసరం మేము SIM900A GSM మోడెమ్ను ఉపయోగించాము ఇది SMS ఉపయోగించి మొబైల్ ఫోన్ నుండి మైక్రోకంట్రోలర్తో కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించబడుతుంది మాకు ఇక్కడ ఎలక్ట్రోమెకానికల్ పరికరం అవసరం అంటే రిలే ఇది ముందే చర్చించబడింది ఈ ప్రయోగంలో ఇది యాక్చువేటెడ్ పరికరంగా పనిచేస్తోంది ఇది మైక్రోకంట్రోలర్ కు అనుసంధానించబడి అప్లియన్సు ని ఆన్ మరియు ఆఫ్ చేస్తుంది మరియు మేము ప్రదర్శన కోసం 15 వాట్ల బల్బును ఉపయోగించాము మీరు ఏ ఇతర పరికరాన్ని అయినా ఉపయోగించవచ్చు సిస్టమ్ యొక్క పని ఇలా ఉంటుంది సిస్టమ్ GSM మోడెమ్ను చదువుతుంది మరియు వినియోగదారు నుండి సందేశం వచ్చే వరకు వేచి ఉంటుంది అప్పుడు మైక్రోకంట్రోలర్ సందేశాన్ని చదువుతుంది పరికరాలను నియంత్రించే స్థితితో పోలుస్తుంది దీని ప్రకారం ఇది ఆన్ లేదా ఆఫ్ అందుకుంటుంది దీపం ఆన్ చేయడానికి రిలే ఆన్ సందేశాన్ని అందుకున్నప్పుడు అది ఆక్టివేట్ అవుతుంది దీపం ఆపివేయడానికి రిలే ఆక్టివేట్ చేయబడింది అది ఆఫ్ సందేశాన్ని అందుకున్నప్పుడు మరియు మొత్తం ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టిఇది సిస్టం యొక్క పని గురించి రెండవ సంస్కరణ కోసం నేను చెప్పినట్లుగా సందేశం సెట్ చేయబడిన మొబైల్ నంబర్ కోసం అదనపు తనిఖీ చేయబడుతుంది కనెక్షన్ను పరిశీలిద్దాం ఇది రిలే మరియు రిలే కోసం మాకు తెలుసు మీకు Vcc ఉందని మీకు ఒక గ్రౌండ్ ఉందని మరియు Arduino యొక్క పిన్ 7 కి అనుసంధానించబడిన కంట్రోల్ ఇన్పుట్ ఉందని మరియు ఇది నా బల్బ్ మరియు ఇది నా AC సోర్స్ మరియు బల్బ్ యొక్క ఒక చివర నేరుగా అనుసంధానించబడి ఈ రిలే యొక్క NO అవుట్పుట్ పిన్ తో ఉంది బల్బ్ యొక్క మరొక చివర AC సోర్స్ కి అనుసంధానించబడి ఉంది మరియు AC మూలం యొక్క మరొక చివరయొక్క COM అవుట్పుట్ పిన్తో నేరుగా నుసంధానించబడి ఉంది రిలే పిన్ 7 ఇన్పుట్కు కనెక్ట్ చేయబడింది మరియు GSM బోర్డుతో ఇది ఆన్ లేదా ఆఫ్ అయిన SMS ను అందుకుంటుంది ఈ విధంగా కనెక్ట్ చేయబడుతుంది దీని యొక్క RX పిన్ పిన్ నంబర్ 11 కి అనుసంధానించబడి ఉంది ఇది TX మరియు దీని యొక్క TX పిన్ పిన్ నంబర్ 10 కి అనుసంధానించబడి ఉంది ఇది RX ఇదంతా కనెక్షన్ గురించి అలాగే గ్రౌండ్ మరియు Vcc తదనుగుణంగా అనుసంధానించబడతాయి GSM ఒక SMS అందుకొని మరియు దానిపై ఆధారపడి ఇది కొంత ప్రాసెసింగ్ చేస్తుంది మరియు ఈ విలువను పిన్ 7 ద్వారా రిలేకు పంపుతుంది మనం ఇచ్చిన కండిషన్ ని బట్టి మరియు రిలే ప్రకారం ఈ బల్బ్ మెరుస్తున్నది లేదా ఈ బల్బు ఆఫ్ అవుతుంది కోడ్ ఎలా వెళ్తుందో ఇప్పుడు చూద్దాం కాబట్టి మీరు ఈ సాఫ్టువేర్ సీరియల్ ను ఈ SIM900A ను 10 మరియు 11 ఉన్న ఈ RX TX పిన్గా చేసుకోవాలి మరియు మేము ఈ RELAY1 ను 7 గా నిర్వచించాము అప్పుడు మేము కొన్ని వేరియబుల్స్ వాల్ ఫ్లాగ్ రిలే లెన్ను నిర్వచించాము ఇవన్నీ0 కు ఇనీషియాలైజ్ చేసాము మనకు ఈ వేరియబుల్స్ ఎందుకు అవసరమో ఒక్కొక్కటిగా చూస్తాము సెటప్ దశలో సీరియల్ కమ్యూనికేషన్ ఏర్పాటు దశ కోసం స్పష్టంగా ఆర్డునో కోసం మాకు హైపర్ టెర్మినల్ అవసరం లేదు కానీ STM కోసం మనకు ఇది అవసరం Arduino కోసం దీనిని నేరుగా సీరియల్ మానిటర్లో ముద్రించవచ్చు కాబట్టి సెటప్ దశలో మేము మొదట సీరియల్ ప్రింటింగ్ కోసం బాడ్ రేటు ను నిర్వచించాము అది Serial pinMode RELAY1 ను అవుట్పుట్ పోర్ట్గా సెట్ చేస్తుంది మేము బాడ్ ఏర్పాటు చేస్తున్నాము మళ్ళీరేటును 9600 గా మరియు మనం చేస్తున్న ముఖ్యమైన పనిలో ఒకటి ఇప్పుడు ఒకసారి మేము ఈ ప్రత్యేకమైన వస్తువు SIM900A begin ను తయారు చేసాము మనం ఉపయోగిస్తున్న GSM మాడ్యూల్ మెసేజింగ్ ప్రయోజనం కోసం ఉపయోగిస్తాము అని కూడా మేము పేర్కొనాలి కాబట్టి ఆ ప్రత్యేకమైన విషయం మనం నిర్వచించాలి ఆ ప్రత్యేక కారణంతో మేము AT ఆదేశాన్ని ఉపయోగించాలి ఇది చూపిన విధంగా ఉంటుంది కమాండ్ నేమ్ మెసేజ్ ఇండికేషన్ అనగా CNMI దీని అర్థం మనం ఇక్కడ సందేశాన్ని అందుకోగలుగుతాము ఆపై మేము 100 మిల్లీసెకన్ల ఆలస్యం ఇస్తాము ఇది సెటప్ దశ ఇప్పుడు లూప్ దశలో మేము ఏమి చేస్తున్నాము ప్రారంభంలో మేము వేరియబుల్ "వాల్""val" కోసం తనిఖీ చేస్తున్నాము "Val" యొక్క విలువ ఇప్పుడు 0 నేను దాన్ని ఆపివేసి ఆపై "val" ను 1 కి సమానం చేస్తాను కాబట్టి ఇది మళ్ళీ ఈ లూప్కు వెళ్ళదు ఎందుకంటే "val" ఇప్పుడు 1 గా మారింది ఆపై while లూప్లో నేను SMS చదువుతున్నాను కాబట్టి ఈ readsms ఫంక్షన్ ఏమి చేస్తుందో నేను చూస్తాను ఈ ఆన్ మరియు ఆఫ్ ఫంక్షన్ ఏమి చేస్తుందో నేను మీకు చెప్తాను ప్రాథమికంగా ఆన్ మరియు ఆఫ్ ఫంక్షన్ రిలేను ఆన్ లేదా ఆఫ్ చేస్తుంది మీరు రిలే ఆన్ లేదా ఆఫ్ చేస్తే బల్బ్ ఆన్ మరియు ఆఫ్ అవుతుంది ఆన్ ఫంక్షన్లోమేము రిలేను ఆన్ చేయడానికి డిజిటల్ రైట్ digitalWriteRELAY10 చేస్తాము మరియు ఈ Serial println ఇది ప్రింట్ చేస్తుంది సీరియల్ మానిటర్లో "లైట్ ఆన్""Light ON" ఆపై మనం "rly" ని 1 గా చేస్తున్నాము మరియు ఆఫ్ ఫంక్షన్ లో మేము రిలే ఆఫ్ చేసే డిజిటల్ రైట్ RELAY1 1 చేస్తున్నాము మరియు ఇది సీరియల్ మానిటర్ "లైట్లో ఆఫ్""Light OFF" అని ముద్రించబడుతుంది మరియు ఇది "rly" ను 0 కి సమానం చేస్తుంది తరువాత ఫంక్షన్ చదువుతుంది మనం వ్రాసిన మరో ఫంక్షన్ ఉంది readSIM900A దీనిని జాగ్రత్తగా అర్థం చేసుకుందాం మేము readsms ఏమి చేస్తున్నామో మేము దీన్ని నిరంతరం ఆ లూప్లో నడుపుతున్నాము మనం readsim900A కి వెళ్దాం అది ఏమి చేస్తుంది అది బఫర్ అనే స్ట్రింగ్ను నిర్వచిస్తుంది ఆపై కనెక్షన్ అందుబాటులో వుంది లేదా లేదో అని విల్ కండీషన్ ద్వారా తనిఖీ చేస్తుంది ఇది అందుబాటులో ఉంటే ఇది ఈ ఫంక్షన్ను ఉపయోగించి SIM900A read ని చదువుతోంది మరియు అది c లో స్టోర్ చేస్తుంది మరియు ఈ buffer concat మేము ఈ పాత్రను ఒక్కొక్కటిగా చదవడం ద్వారా తీసుకుంటున్నాము మరియు మేము ఈ buffer concat తో concatenate చేస్తున్నాము మరియు మేము 10 మిల్లీసెకన్ల చిన్న ఆలస్యాన్ని ఇచ్చాము చివరకు మేము ఈ బఫర్ను తిరిగి ఇస్తున్నాము ఇప్పుడు మేము మునుపటి స్లైడ్ అయిన readsms కి వెళ్తాము నేను ఇప్పుడే చూపించిన ఫంక్షన్ను మేము పిలుస్తున్నాము మరియు మేము దానిని బఫర్లో స్టోర్ చేస్తున్నాము ఈ బఫర్ స్ట్రింగ్ దీనితో మొదలవుతుందో లేదో మేము తనిఖీ చేస్తున్నాము ఇప్పుడు మనం అందుకున్నదానిని మళ్ళీ ప్రింట్ చేస్తున్నాము ఇదిమనం చూస్తాము ముద్రించిన తర్వాత SMS అందుకున్నట్లు మేము దీనిని సీరియల్లో ప్రదర్శిస్తాము మరియు ఈ విషయాలు మాత్రమే వ్రాయబడ్డాయి మా తనిఖీల కోసం మీకు కావాలంటే మీరు దానిని తుది ప్రోగ్రామ్లో తొలగించవచ్చు అప్పుడు మేము బఫర్ యొక్క పొడవును లెక్కిస్తాము ఈ పొడవును లెక్కించిన తరువాత మేము సబ్స్ట్రింగ్ను తీసుకుంటాము ఎక్కడైతే ఆ పొడవు మైనస్ 5 ను మేము కత్తిరించామో మరియు మేము ఆ నిర్దిష్ట స్ట్రింగ్ను తీసుకుంటాము ఇప్పుడు మనం ఏమి చేస్తునాము ఒకసారి నా వద్ద SMS ఉంటే మరికొన్ని కేరక్టర్స్ కూడా ఉన్నాయి అవి కూడా వస్తాయి మేము ఆ భాగాన్ని తొలగిస్తున్నాము మరియు మేము ఇప్పుడు ఖచ్చితమైన SMS గురించి ఆందోళన చెందుతున్నాము ఇప్పుడు buffer indexOf ఆన్లో ఉంటే indexOf ఈనుండి ఈ స్ట్రింగ్ కోసం శోధిస్తుంది బఫర్ మరియు అది కనుగొన్న నిర్దిష్ట స్థానాన్ని తిరిగి ఇస్తుంది కాబట్టి ఆ సందర్భంలో ఇది ఎల్లప్పుడూ 0 కన్నా ఎక్కువ విలువను తిరిగి ఇస్తుంది మరియు అది కనుగొనకపోతే అది 0 కన్నా తక్కువ అంటే మైనస్ 1 ను తిరిగి ఇస్తుంది కాబట్టి మన విషయంలో మనం 0 కన్నా ఎక్కువ ఏదైనా అందుకుంటాము అందుకే మేము ఇక్కడ తనిఖీ చేస్తున్నది buffer indeOf ON లో ఉంది ఇది చిన్న మరియు పెద్ద కలయిక కావచ్చు ఆపై పెద్దది మరియు చిన్నది కావచ్చు కాబట్టి ఇవి మేము పరిగణన లోకి తీసుకున్న అన్ని మార్గాలు సందేశంలో వీటిలో దేనినైనా కలిగి ఉంటే అది ఆన్ ఫంక్షన్ను పిలుస్తుంది మరియు ఇదిచేస్తుంది బల్బ్ను ఆన్ అదేవిధంగా మేము OFF పరిస్థితుల కోసం తనిఖీ చేస్తాము వివిధ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేము ఒక SMS ను స్వీకరిస్తాము మేము కొంత భాగాన్ని కత్తిరించుకుంటాము ఆపై ఖచ్చితమైన SMS ని మాతో చూస్తాము మరియు నిర్దిష్ట SMS లో ఆ సందేశంలో "ఆన్" "ON" ఉందా లేదా అని నేను తనిఖీ చేస్తున్నాను చివరకు ఈ బఫర్ నుండి మేము మొత్తం స్ట్రింగ్ను తొలగిస్తున్నాము మేముఇస్తున్నాము 100 మిల్లీసెకన్ల ఆలస్యాన్నిమరియు మేము 0 తిరిగి ఇస్తాము ఇది పదేపదే కొనసాగుతుంది ఇది సాధారణ కోడ్ ఏదైనా మొబైల్ నంబర్ నుండి SMS వస్తే అది ఇలా ఉంటుంది ఇప్పుడు మేము తరువాతి కోడ్ను చూస్తాము ఇది సురక్షిత వెర్షన్ సురక్షిత వెర్షన్ అంటే నేను ఇప్పటికే మీకు చెప్పాను ఇది కొన్ని నిర్దిష్ట సంఖ్య నుండి పొందాలి ఆపై నేను దాని కోసం మాత్రమే వెళ్తాను నేను దాన్ని ఆన్ లేదా ఆఫ్ చేస్తాను నేను వేరే మొబైల్ నంబర్ నుండి తీసుకుంటే నేనుచేయను దాన్ని ఆన్ లేదా ఆఫ్ కాబట్టి కోడ్ యొక్క ఈ భాగం చాలా సరళంగా ఉంటుంది మరియు ఈ భాగం కూడా అదే విధంగా ఉంటుంది ఇక్కడ తేడా మొదలవుతుంది దీనితో స్ట్రింగ్ ప్రారంభమవుతుందో లేదో మేము తనిఖీ చేస్తున్నాము మరియు మేము బఫర్ డాట్ సూచికను కూడా తనిఖీ చేస్తున్నాము ఇక్కడ నేను ఈ రెండు సంఖ్యలతో తనిఖీ చేసాను మీరు దీన్ని చాలా సంఖ్యల కోసం చేయవచ్చు ఇది ఈ సంఖ్య నుండి లేదా వేరే సంఖ్య నుండి పంపినట్లయితే అది పని చేయాలి కానీ ఇది ఇక్కడ పేర్కొన్నది తప్ప వేరే సంఖ్యలతో పనిచేయకూడదు మరియు తర్వాత చివరకు మీరు బఫర్ నుండి తొలగించండి కాబట్టిఇది కోడ్ యొక్క రెండు వెర్షన్ల గురించి SMS నియంత్రణను ఉపయోగించి బల్బ్ ఆన్ మరియు ఆఫ్ చేయడానికి ఉంది ఇప్పుడు నేను ఇప్పుడే చర్చించిన ప్రయోగాన్ని మేము మీకు ప్రదర్శిస్తాము కాబట్టి ఇప్పుడు నేను మీకు ప్రయోగాలు చూపిస్తాను ఇక్కడ నేను SMS కంట్రోల్ ను ఉపయోగించి బల్బును ఆన్ చేసి ఆఫ్ చేస్తాను నేను ఇప్పటికే మీతో కోడ్స్ గురుంచి చర్చించాను నేను ఇప్పటికే మీరు సర్క్యూట్ ఎలా తయారు చేస్తారో చర్చించాను కాబట్టి మేము చేసిన కోడ్ యొక్క రెండు వైవిధ్యాలు ఉన్నాయి ఎవరైనా పంపవచ్చు మరొకరు మీరు ఈ ప్రత్యేకమైన స్విచ్ ఫోన్ నంబర్ల శ్రేణిని ఉంచవచ్చు ఆన్ మరియు ఆఫ్ కావాలని కాబట్టి ఈ రెండు విషయాలు నేను మీకు చూపిస్తాను మీరు ప్రోగ్రామ్ కంట్రోల్ ఉపయోగించి రిలేను ఉపయోగించి మీరు బల్బును ఎలా ఆన్ చేస్తారో ఇప్పటికే చూశారు అక్కడ మేము ఏ SMS పంపడం లేదు బదులుగా మేము రిలే కంట్రోల్ ను ఉపయోగించి బల్బును ఆన్ చేసి ఆఫ్ చేస్తున్నాము ఇది ఎలా పనిచేస్తుందో మీకు ఇప్పటికే తెలుసు నేను ఇక్కడ GSM మాడ్యూల్తో పాటు ఇంటిగ్రేట్ చేస్తాను కాబట్టి ఇది బల్బ్ ఈ బల్బ్ను ఈ ఎసి సోర్స్ వంటి ఈ ప్లగ్కు కనెక్ట్ చేయాలి మీతో రిలే మాడ్యూల్ ఉండాలి ఇది నాలుగు మాడ్యూల్ రిలే మీరు మీతో ఒకే మాడ్యూల్ రిలేను కలిగి ఉండవచ్చు మీ వద్ద GSM మాడ్యూల్ ఉండాలి ఇది SIM900 మాడ్యూల్ ఈ మాడ్యూల్కు సంబంధించి నేను ఇప్పటికే వివరంగా చర్చించాను దీనికి మీకు సిమ్కార్డ్ అవసరం ఇక్కడ ఉంచిన సిమ్ కార్డును మీరు చూడవచ్చు మరియు మీకు మైక్రోకంట్రోలర్ బోర్డు అవసరం ఈ సందర్భంలో అది ఆర్డునో యునో ఇప్పుడు ఈ కనెక్షన్ ఎలా సాగుతుందో చూడండి AC మూలం యొక్క ఒక పాయింట్ నేరుగా ఈ బల్బుకు అనుసంధానించబడుతుంది మరియు AC మూలం యొక్క మరొక పాయింట్ ఇది ఈ రిలే యొక్క COM పాయింట్కు ఇన్పుట్గా ఉంటుంది మరియు బల్బ్ యొక్క మరొక చివర ఈ రిలే యొక్క తెరిచిన స్థానానికి సాధారణంగా వెళుతుంది ఈ GSM బోర్డ్తో మీరు ఏ కనెక్షన్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మరియు మీ మైక్రోకంట్రోలర్ బోర్డ్తో జిఎస్ఎం బోర్డుకు గ్రౌండ్ వచ్చింది ఈ గ్రౌండ్ అర్డునో గ్రౌండ్ కి అనుసంధానించబడి ఉంది మరియు ఈ GSM బోర్డుకు RX మరియు TX పిన్స్ వచ్చాయి GSM యొక్క TX పిన్ తప్పనిసరిగా Arduino యొక్క RX పిన్తో అనుసంధానించబడి ఉండాలి కాబట్టి మేము తయారుచేసాము ఆర్డునో కోసం RX మరియు TX గా రెండు పిన్లను ఇది పిన్ 10 మరియు పిన్ 11 కాబట్టి TX పిన్ తప్పనిసరిగా RX పిన్తో అనుసంధానించబడి ఉండాలి ఇక్కడ ఇది పిన్ నంబర్ 10 మరియు RX పిన్తో అనుసంధానించబడి ఉంది పిన్ సంఖ్య 11 అంటే Arduino యొక్క TX పిన్ ఇప్పుడు చివరకు నేను రిలేతో కనెక్షన్ చేసుకోవాలి ఇప్పుడుప్రాథమికంగా మీరు చూస్తే ఏమి జరుగుతుందో మీరు ఒక SMS పంపినప్పుడు బల్బ్ మెరుస్తుంది కాబట్టి మీకు GSM మాడ్యూల్ మరియు ఆర్డునో బోర్డు మధ్య కనెక్షన్ ఉండాలి Arduino బోర్డు తప్పనిసరిగా SMS ను స్వీకరించాలి దానిపై ఆధారపడి ఈ రిలే ను నియంత్రించాలి లేదా ఆఫ్ చేయడానికి ఈ రిలే యొక్క ఇన్పుట్ కనెక్ట్ చేయడానికి మేము ఆర్డునో యొక్క ఈ PIN7 ను ఉపయోగించాము దీని ద్వారా మేము పంపుతాము మరియు ఒక GND మరియు ఒక VCC ఉంది కాబట్టి మేము ఉపయోగిస్తున్నాము ఈ రిలే యొక్క ఈ నాల్గవ ఇన్పుట్ కాబట్టి చివరకు ఈ GSM ద్వారా SMS అందుతుంది మరియు మైక్రోకంట్రోలర్ కొన్ని పనులను ఆన్ లేదా ఆఫ్ చేయమని ఆదేశిస్తుంది ఇప్పుడు నేను కోడ్ను ఒక్కొక్కటిగా డంప్ చేస్తాను రెండు విషయాలను చూపించడానికి సురక్షితమైనదాన్ని నేను మీకు ఎలా చూపించగలను నేను ఈ రెండు మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తాను మొదట నేను ఈ ప్రత్యేకమైన మొబైల్ ఫోన్ నుండి SMS పంపుతాను మరియు అది పని చేస్తుందని మీరు చూస్తారు రెండవది నేను ఈ మొబైల్ ఫోన్ నుండి మొదట SMS పంపుతున్న సురక్షిత కనెక్షన్ను చూపిస్తాను మరియు అది పనిచేయదని మీరు చూస్తారు కానీ నేను ఈ మొబైల్ ఫోన్ నుండి పంపినప్పుడు అది పని చేస్తుంది నన్ను చూపించనివ్వు నన్ను కోడ్ ని డంప్ చేయనివ్వు ఇప్పుడు నేను ఆన్ సందేశాన్ని పంపుతున్నానని చూడండి దీనికి కొంత సమస్య ఉంది కాబట్టి నేను దానిని ON చేస్తాను మరియు నేను పంపుతాను కాబట్టి నేను ఈ మొబైల్ నుండి పంపించానని మీరు చూడవచ్చు కాబట్టి ఇది ప్రాథమికంగా సురక్షిత కోడ్ కాదు నేను మళ్ళీ నా ఇతర మొబైల్ నుండి ఆఫ్ చేస్తాను ఇది నాకు అలా చేయనివ్వండి కాబట్టి నేను దాన్ని ఆఫ్ చేస్తాను కాబట్టి బల్బ్ స్విచ్ ఆఫ్ చేయబడింది నేను మరోసారి చూపిస్తాను నేను ఆన్ పంపుతున్నాను అది పనిచేస్తోంది నేను మళ్ళీ ఆఫ్ పంపుతానుమీరు అది పనిచేస్తున్నట్లు చూస్తారు కానీ ఈ కోడ్ సురక్షితమైనది కాదు రెండు మొబైల్ల నుండి మీరు చెప్పినట్లు ఇది పని చేస్తుంది ఇప్పుడు నేను ఈ మొబైల్ నుండి పంపినప్పుడు ఇది అమలు కాదని నేను నిర్ధారిస్తాను నేను ఈ ప్రత్యేకమైన మొబైల్తో పంపినప్పుడు అది మాత్రమే పని చేస్తుంది ఇప్పుడు నేను ఈ మొబైల్లో ప్రయత్నిస్తాను నేను ఇప్పటికే కోడ్ను డంప్ చేసాను కాబట్టి ఇప్పుడు నేను పంపుతున్నాను సందేశాన్ని కొంత సమయం వరకు వేచి ఉండండి ఇప్పుడు నేను ఈ మొబైల్తో ప్రయత్నిస్తాను మరియు అది పని చేసింది కాబట్టి ఇది సురక్షితమైన కమ్యూనికేషన్ ఇక్కడ మీరు కొన్ని ఫోన్ నంబర్ల కోసం SMS నియంత్రణ ద్వారా ఈ రకమైన ఆటోమేటిక్ ఆఫ్ చేయడం మరియు ఆన్ చేయడం పరిమితం చేయవచ్చు ఏ ఫోన్ నంబర్ల కోసం కాకుండా కాబట్టి ఈ రోజు మనం రిలేను ఉపయోగించి చేయగలిగే సాధారణ ఆటోమేషన్ గురించి చర్చించాము ఒక GSM బోర్డు మైక్రోకంట్రోలర్ మరియు ఒక బల్బ్ ఇది ఏదైనా విద్యుత్ ఉపకరణాలు కావచ్చు కానీ ఇక్కడ మేము దానిని ఆన్ మరియు ఆఫ్ చేయడానికి సాధారణ బల్బును ఉపయోగించాము ధన్యవాదాలు